ఈ ఉపన్యాసంలో మనం డిజైన్ యొక్క భౌతిక ధృవీకరణ లేదా డిజైనర్ లేఅవుట్ను రూపొందించడంలో మనం పాటించాల్సిన కొన్ని నియమాలను గురించి తెలుసుకుందామునేను డిజైన్ రూల్ చెక్ Design Rule Check ఉపయోగించి లేఅవుట్ను రూపొందిస్తాను VLSI లేఅవుట్ రూపకల్పన సందర్భంలో డిజైన్ నియమం ఏమిటో అర్థం చేసుకోవడానికి మొదట ప్రయత్నిద్దాం మొదటి వాక్యం ముఖ్యం ప్రాసెసర్లు సంక్లిష్టంగా మారుతున్నట్లు మీరు చూస్తున్నారు కాబట్టి ఒక లేఅవుట్లో మనకు ఈ రకమైన దీర్ఘచతురస్రాకార ఆకారాలు కొన్ని బిలియన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బిలియన్ల దీర్ఘచతురస్రాకార ఆకారాలు అవి వేసిన విధానం మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్న సర్క్యూట్ల సరైన పనితీరుకు దారి తీస్తుందని మనకు ఎలా తెలుస్తుంది చాలా సమస్యలు ఉండవచ్చు రెండు వైర్లు కలిసి ఉండవచ్చు లేదా చాలా దగ్గరగా ఉండవచ్చు షార్ట్ సర్క్యూట్ ఉండవచ్చు లేదా వైర్ యొక్క వెడల్పు తగినంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఫాబ్రికేషన్లో కొంత అసంపూర్ణత ఉండవచ్చు దానివల్ల అది విచ్ఛిన్నం కావచ్చు లేదా అది చాలా ఇరుకైనదిగా మారింది నిరోధక విలువ అనవసరంగా పెరిగాయి కాబట్టి అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇవి రూపకల్పన సమయంలో జరుగుతాయి దీని ద్వారా పరికరం లేదా సర్క్యూట్ల వైఫల్యానికి దారితీయవచ్చు డిజైన్ నియమాలలో చెప్పిన విధముగా నేను కొన్ని నియమాలు చెప్పగలను అవి ఏమిటంటే ఒక తీగను లోహంగా అనుకుందాం వైర్ యొక్క కనీస పొడవు ఇలా ఉండాలి మరియు 2 వైర్ల మధ్య కనీస విభజన ఇలా ఉండాలి అనేవి నా డిజైన్ నియమాలు కాబట్టి లేఅవుట్ సృష్టించబడిన తర్వాత అది వివిధ పొరలలో ఉన్న దీర్ఘచతురస్రాకార ఆకృతుల సమితి కాబట్టి స్వయంచాలక సాధనాన్ని ఉపయోగించి ఈ రూపకల్పన నియమాలు అన్ని దీర్ఘచతురస్రాలకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో మరియు దీర్ఘచతురస్రాల జతలు ఒకదానితో ఒకటి సరైన విధంగా అనుసంధానంగా ఉన్నాయో లేవో అని నేను సరి చూసుకుంటాను కాబట్టి ఇది సంక్లిష్టమైనది మరియు సమయం తీసుకునే ప్రక్రియ కానీ ఇది మన్నికైనది ఇది ప్రాథమిక ప్రయోజనం కాబట్టి రూపకల్పన ప్రక్రియల యొక్క చిక్కులను అక్కడ సంభవించే లోపాలను డిజైనర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి పరిష్కారం ఏమిటంటే విభజించడం డిజైన్ నియమాల సమితిని నిర్వచించడం ఈ డిజైన్ నియమాలు అనేవి డిజైనర్ మరియు ప్రాసెస్ ఇంజనీర్ను మధ్య ఒక రకమైన ఇంటర్ఫేస్గా9interface పనిచేస్తాయి డిజైన్ నియమాలు సాంప్రదాయిక లేదా దూకుడుగా ఉంటాయి సాంప్రదాయిక అంటే నేను ఉద్దేశపూర్వకంగా ఒక తీగ పొడవు అవసరమయ్యే దానికంటే ఎక్కువగా ఉండాలని చెప్తున్నాను ఎందుకంటే కల్పన ప్రక్రియ వైవిధ్యాల అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటాను కాబట్టి వైర్ వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది కాని వైర్ వెడల్పు చాలా పెద్దదిగా ఉండాలని నేను మొదట్లో తీసుకోవడం వల్ల ఆ వైరు కొంచెం తట్టుకోగలదు అదేవిధంగా తీగల మధ్య విభజననేను చెప్పిన విధముగా అవి తగినంతగా వేరు చేయబడాలి దీనివల్ల కల్పన అసంపూర్ణత కారణంగా కూడా వాటి మధ్య షార్ట్ సర్క్యూట్ ఉండదు కాబట్టి ఇది అవగాహన మాత్రమే కానీ మీరు ఈ కోణంలో సాంప్రదాయికంగా ఉంటే మొత్తం మార్గాల విస్తీర్ణం పెరుగుతుంది అంటే ఆలస్యం కారణంగా మీ పనితీరు పెరుగుతుంది కానీ మీరు దూకుడుగా ఉంటే మీరు అనవసరంగా వైర్లను తయారు చేయడం లేదు విస్తృత చేయడం బహుశా కొన్ని వైఫల్యాల వల్ల అప్పుడు మీరు పనితీరును పెరగడం గురించి ఆలోచించ వలసి వస్తుంది దాని ద్వారా తయారయ్యే సరైన చిప్ల శాతం వద్ద దిగుబడి తగ్గుతుంది కాబట్టి మనం ఈ విషయంలో రాజీ పడవలసి వస్తుంది డిజైన్ నియమాలు వాస్తవానికి ఏం తెలుపుతాయి అంటేఇవిదీర్ఘచతురస్రాలకు సంబంధించి రేఖాగణిత స్వభావం గల కొన్ని అవరోధాలను తెలుపుతుంది మనము దీనిని ఇక్కడ కళాకృతిగా పిలుస్తున్నాము ఇప్పుడు ఈ నియమాలు ఏమిటంటే అవి సాధారణంగా కనీస వెడల్పు మరియు కనిష్ట విభజన లేదా అంతరం నియమాలు మరియు అవి ఒకే పొరపై లేదా వేర్వేరు పొరలలో వైర్లు లేదా వస్తువుల మధ్య వర్తిస్తాయి ఇప్పుడు ఈ నియమాలను పాటిస్తే ప్రాసెస్ పొరలలోని నమూనాలు ఎక్కువగా టోపోలాజీని కాపాడుతాయని మరియు ఇవి సరైన రూపకల్పనకు దారి తీస్తుందని నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇది డిజైనర్కు సులభతరంగా అవుతుంది ఇప్పుడు ఉపయోగించిన చాలా డిజైన్ నియమాలు ఆచరణలో వాటిని కొన్నిసార్లు స్కేలబుల్ అని పిలుస్తారు స్కేలబుల్ అంటే ఈ నియమాలు పారామితి లాంబ్డా పరంగా నిర్వచించబడ్డాయి ఇలా అనుకోండి 2 వైర్లు కొన్ని ఉన్నాయి అని అనుకోండి కాబట్టి వైర్ యొక్క కనీస వెడల్పు 2 లాంబ్డా అని మరియు వైర్ల మధ్య కనీస విభజన 3 లాంబ్డా అని నియమం చెప్పవచ్చు కాని లాంబ్డా యొక్క నా విలువ ఏమిటో నేను చెప్పలేదు నా టెక్నాలజీ స్కేల్ డౌన్ అవుతున్నకొద్దీ పరికరాలు చిన్నవిగా మరియు మరి చిన్నవిగా అవుతాయి అంతేకాకుండా లాంబ్డా విలువ కూడా చిన్నదిగా మారుతోంది సుమారుగా మాట్లాడుకుంటే లాంబ్డా అతిచిన్న ట్రాన్సిస్టర్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది అతిచిన్న ట్రాన్సిస్టర్ యొక్క ఛానెల్ సాధారణంగా 2 లాంబ్డా బై 2 లాంబ్డాగా సూచించబడుతుంది కాబట్టి సగం చిన్న ట్రాన్సిస్టర్ పరిమాణం దీనిని లాంబ్డాగా పరిగణించవచ్చు ఇప్పుడు టెక్నాలజీ స్కేల్ డౌన్ అవ్వడం వల్ల 0 25 మైక్రాన్ టెక్నాలజీ మీరు 0 18 మైక్రాన్ టెక్నాలజీకి స్కేల్ డౌన్ చేసారు కాబట్టి మీ డిజైన్ నియమాలు మారలేదు కానీ లాంబ్డా విలువ మార్చబడింది అయితే ఈ రోజు లోతైన సబ్మిక్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ విషయంలో ఈ స్కేలబుల్ డిజైన్ నియమాలు మాత్రమే పనిచేయవు మరికొన్ని డిజైన్ నియమాలు కూడా వృద్ధి చెయ్యాలి ఇవి కొన్ని సంపూర్ణ విలువలపై ఆధారపడి ఉంటాయి కేవలం లాంబ్డాపై ఆధారపడవు కాబట్టి ఫలితాలు మరింత క్లిష్టంగా మారుతాయి కాబట్టి నియమాలు మారేటప్పుడు లేదా వివిధ ప్రాసెస్ స్కేల్స్ టెక్నాలజీ ద్వారా కూడా నియమాలు మారుతాయని నేను పేర్కొన్నాను మరియు లోతైన సబ్మిక్రోన్ డిజైన్ కోసం మేము కొన్ని సంపూర్ణ డిజైన్ నియమాలను ఉపయోగించవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ అన్ని లేయర్లకు స్కేలింగ్ సమానంగా బాగా పనిచేయదు ఇప్పుడు లేఅవుట్లు ఏ విధంగా చూపించే పడతాయో తెలుసుకుందాము మనము దీనిని ఇప్పటికే మునుపటి ఉపన్యాసాల సమయంలో చూశాము కాబట్టి మనము ఒక స్కీమాటిక్ లేఅవుట్ను ఉపయోగించవచ్చు ఇక్కడ స్కీమాటిక్ లేఅవుట్ను అనేది దీర్ఘచతురస్రం ఆకారం ద్వారా వేర్వేరు వస్తువులను సూచిస్తుంది మరియు మనము కొన్ని రంగుల కోడింగ్ ను ఉపయోగిస్తాము ప్రతి పొర వేరే రంగు ద్వారా చూపించబడుతుంది మనము ఇంతకు మునుపు చూసిన రేఖాచిత్రాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది ఇక్కడ ఒక CMOS ఇన్వర్టర్ మనము ఈ విధంగా స్కీమాటిక్ రూపంలో చూపించాము ఇక్కడ మనము కొన్ని రంగు కోడింగ్ను ఉపయోగిస్తాము నీలం అంటే లోహం ఎరుపు అంటే పాలిసిలికాన్ బూడిద అంటే విస్తరణdiffusion సగటు విస్తరణ మరియు ఈ వైపు గోధుమ అంటే P వ్యాప్తి మరియు సంప్రదింపు కోతలు నలుపు సింబాలిక్ లేఅవుట్ను స్టిక్ రేఖాచిత్రానికి మరింత కాంపాక్ట్లో సూచించవచ్చని మనము చూశాము ప్రతి వస్తువు ఒక పంక్తిగా చూపబడుతుందిమీరు గుర్తుచేసుకున్నట్లుగా ఇదే లేఅవుట్ను ఇలాంటి స్టిక్ రేఖాచిత్రం ద్వారా కాంపాక్ట్ మార్గంలో సూచించవచ్చని మనము చూశాము ఇప్పుడు మనకు డిజైన్ నియమాలకు ప్రాప్యత ఉందని అనుకుందాం ఒక మెటల్ లైన్ కనీసం 3 లాంబ్డా వెడల్పు ఉండాలి అని మనము ఇప్పటికే పేర్కొన్నాము కాబట్టి ఇక్కడ నేను ఒకే పంక్తిగా చూపించినప్పటికీ ఈ దీర్ఘచతురస్ర వెడల్పు 3 లాంబ్డా అని నాకు తెలుసు కాబట్టి ఈ లోహం మరియు పాలిసిలికాన్ రేఖ మధ్య విభజన 3 లాంబ్డా అని నాకు తెలిస్తే ఈ విభజన 3 లాంబ్డా అని నాకు ఇప్పటికే తెలుసు కాబట్టి డిజైన్ నియమం నుండి నేను నేరుగా నా స్టిక్ రేఖాచిత్రాన్ని నా లేఅవుట్లోకి మార్చగలను ఇది మనం పొందే ప్రయోజనం MOS ట్రాన్సిస్టర్ ఫాబ్రికేషన్ యొక్క బేసిక్ని చూద్దాం n ఛానల్ ట్రాన్సిస్టర్ ఇలా ఏ విధముగా సృష్టించబడిందని మీకు తెలుసు ఇక్కడ ఒక ఉపరితలం p రకం ఉపరితలం అవి అధిక డోప్డ్ n ప్రాంతాలు గా వున్న 2 విస్తరణ ప్రాంతాలు సృష్టించబడ్డాయి కాబట్టి ఒకటి మూలం ఒకటి హరించడం మరియు మధ్యలో ఒక ఆక్సైడ్ ఇన్సులేషన్ పొర ఉంది దాని పైన పాలిసిలికాన్ పొర ఏర్పడుతుంది ఇది గేటును ఏర్పరుస్తుంది కాబట్టి గేట్లపై తగిన వోల్టేజ్ను వర్తింపజేయడం ద్వారా ఎలక్ట్రాన్లను ఛానెల్లోకి లాగవచ్చు చానల్లో ప్రసరణ జరగొచ్చు లేదా జరగకపోవచ్చు సమానమైన సర్క్యూట్లు ఈ విధముగా కనిపిస్తాయి ఇప్పుడు మీరు ట్రాన్సిస్టర్ ను చూసినట్లయితే అది ఇది వాస్తవంగా ఈ విధంగా ఉంటుంది ఒక వైపు విస్తరణ ఉంది మరొక వైపు విస్తరణ ఉంది మధ్యలో ఏమీ లేదు మరియు పైభాగంలో ఘన పాలిసిలికాన్ బ్లాక్ ఉంది లేఅవుట్లు చూపించేటప్పుడులేఅవుట్లో మధ్య ఉన్న డిస్కనెక్ట్ మనము చూపించముమనము విస్తరణను ఘన దీర్ఘచతురస్రంగా చూపిస్తాము మరియు పాలిసిలికాన్ ను ప్రతి బిట్ ఘన దీర్ఘచతురస్రంగా కూడా చూపిస్తాము కానీ అతివ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో విస్తరణ ఆకుపచ్చ ప్రాంతం అనేది వాస్తవానికి లేదు కానీ ఇది కేవలం సూచించడానికి సంబంధించిన విషయం సింబాలిక్ లేఅవుట్ లేదా స్కీమాటిక్ లేఅవుట్లో మనము దీనిని ఈ విధముగా చూపిస్తాము ఇది నిరంతర దీర్ఘచతురస్రం దానినే నేను ప్రదర్శిస్తున్నాను ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్ ఘనము వలె ఈ స్కీమాటిక్ ద్వారా చూపబడుతుంది ఇదిపై నుండి చూసేదృశ్యంవిస్తరణ అనేది దిగువ పొర మరియు పైభాగంలో పాలిసిలికాన్ పొర ఎరుపు రంగులో ఉంటుంది దీనిని గేట్ అంటారు అదేవిధంగా p రకం MOS ట్రాన్సిస్టర్ చాలా పోలి ఉంటుంది ఇది కేవలం n రకం ఉపరితలం పైన సృష్టించబడుతుంది అవి p రకం విస్తరణ ప్రాంతాలు మరియు అదేవిధంగా ఆక్సైడ్ కాబట్టి ఇక్కడ విస్తరణ ప్రాంతానికి ఉన్న రంగు గోధుమ రంగులో ఉంటుంది విస్తరణ మరియు పాలిసిలికాన్ పొర పైన అనేక లోహ పొరలు ఉండవచ్చు అవి మెటల్ 1 మెటల్ 2 3 4 5 మరియు మిగిలిన స్థలం ఇన్సులేటింగ్ ఆక్సైడ్ కలిగి ఉంటుంది మీరు దానిని మందపాటి ఆక్సైడ్ అని పిలవవచ్చు మరియు అవసరమైనప్పుడు అంతటా కనెక్షన్లు చేయవచ్చు ఈ కనెక్షన్ మెటల్ 1 పాలిసిలికాన్ మధ్య వివిధ పొరలను చూపిస్తుంది ఇది మెటల్ 1 మరియు మెటల్ 2 మధ్య వైర్ కనెక్షన్ లేదా కాంటాక్ట్ కనెక్షన్లు చూపిస్తుంది నేను మాట్లాడిన రంగు గుర్తులు ఇవే పాలిసిలికాన్ వైర్ ఎరుపు రంగులో సూచించబడుతుంది n రకం విస్తరణకు ఆకుపచ్చ p రకం బ్రౌన్ మెటల్ 1నీలం మెటల్ 2 పర్పుల్ మరియు కనెక్షన్ల యొక్క పరిచయం నలుపును సూచిస్తుంది ఇది మరొక ఉదాహరణ ఇది 2 ట్రాన్సిస్టర్లు ఒక nరకం ఒక ట్రాన్సిస్టర్ యొక్క మూలంతో ఒక p రకం మరొక ట్రాన్సిస్టర్ యొక్క డ్రైయిన్కు అనుసంధానించబడి ఉంది కాబట్టి బహుశా మేము ఇన్వర్టర్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము ఈ కేంద్ర బిందువు మనం ఇక్కడి నుంచే అవుట్పుట్ తీసుకుంటాము అయితే ఇన్పుట్ కనెక్షన్లు చూపించబడవు కానీ ఇవి అసంపూర్తిగా ఉన్న ఇన్వర్టర్ కదా ఇప్పుడు నేను చెప్పినట్లుగా డిజైన్ నియమాలు ఎలా ఉంటాయి మొదటి రకమైన డిజైన్ నియమం ఏమిటంటే ఇచ్చిన దీర్ఘచతురస్ర ఆకారం యొక్క ఫీచర్ వెడల్పును పేర్కొనడం కాబట్టి కనీస వెడల్పు ఎంత ఉండాలి ఇవన్నీ కనిష్టంగా ఉన్నాయి చూడండి కాబట్టి నేను 2 లాంబ్డా స్థానంలో 3 లాంబ్డాను ఉపయోగిస్తే ఎటువంటి హాని ఉండదు అటువంటి 2 ఆకారాల దీర్ఘచతురస్రాల మధ్య అంతరం ఉంటుంది అదేవిధంగా కనీస విభజన ఎంత ఉండాలి ఇక్కడ ఇది 2 లాంబ్డాగా చూపబడింది ఇప్పుడు పొరను బట్టి ఈ విలువలు మారుతాయి వాస్తవానికి కొన్ని ప్రాక్టికల్ డిజైన్ నియమాలు ఇక్కడ చూపించబడ్డాయి ఇది మోసిస్ అనే ప్రామాణిక డిజైన్ నియమం మీద ఆధారపడి ఉంటుంది ఈ నియమాలు ఈ విధంగా ఉన్నాయి గేట్లు గా ఏర్పడిన పాలిసిలికాన్ యొక్క కనీస వెడల్పు 2 లాంబ్డా విభజన కూడా 2 లాంబ్డా విభజన ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉంది వ్యాప్తి కనీస వెడల్పు 3 లాంబ్డా 2 సమాంతర వ్యాప్తి మధ్య విభజన కూడా 3 లాంబ్డా ఉండాలి మెటల్ 1 ను మీరు 3 లాంబ్డా పైకి కదులుతున్నప్పుడు కానీ విభజన అనేది మెటల్ ఒకటికి 3 లాంబ్డా కానీ మీరు మెటల్ 2 వరకు వెళ్ళేటప్పుడు దాని విలువ 4 లాంబ్డా కన్నా నా ఎక్కువగా ఉండాలి కాబట్టి మీరు పొర పైకి కదులుతున్నప్పుడు విభజన కూడా పెరగడం అనేది జరుగుతుంది దీనిని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ ట్రాన్సిస్టర్లు ఏర్పడ్డాయి కాబట్టి విస్తరణ ప్రాంతం మరియు పాలిసిలికాన్ ప్రాంతం ఒకదానికి ఒకటి కలిసి ఉండటాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి ఒక విస్తరణ మరియు పాలిసిలికాన్ కలుస్తున్నప్పుడు మేము కొన్ని విషయాలు ప్రస్తావించాము కాని విస్తరణ వెడల్పు 3 లాంబ్డా వెడల్పు మరియు పాలిసిలికాన్ వెడల్పు 2 లాంబ్డా కావచ్చు కాబట్టి ఇది కనిష్టంఇక్కడ 3 లాంబ్డా ఇక్కడ 2 లాంబ్డా మరియు ఈ వైపు అతివ్యాప్తికి సంబంధించి కనీసం 2 లాంబ్డా ఉండాలి ఈ వైపు కనిష్టంగా 3 లాంబ్డా ఉండాలి మీరు ఈ అదనపు విభజనను ఉంచకపోతేఇక్కడ ఉన్న అదనపు ఈ పాలిసిలికాన్ ప్రాంతము కొన్ని కల్పన లోపం కారణంగా వచ్చిందని మీకు తెలుస్తుంది ఇక్కడ పాలిసిలికాన్ మొత్తం ఛానెల్ను కవర్ చేయడం లేదు మరియు మీరు గేట్కు చేస్తున్న విద్యుత్ ప్రవాహము మార్గము వోల్టేజ్తో సంబంధం లేకుండా ఉంది కదా అదేవిధంగా 2 పాలిసిలికాన్ మరియు విస్తరణ పొరలు ఉన్నప్పుడు ఇవి సంబంధం కలిగి ఉండవు మరియు 2 పొరలు వాటి మధ్య 1 లాంబ్డా విభజనగా ఉండాలి కాబట్టి ఇలా అతివ్యాప్తి చెందడం మంచిది కాదు ఎందుకంటే ఇది అనుకోకుండా ట్రాన్సిస్టర్ను ఏర్పరుస్తుంది కాబట్టి ఒక విభజన ఉండాలి అదేవిధంగా సంప్రదింపు అంతరం కోసం కాబట్టి వాటి మధ్య అంతరం 2 కాంటాక్ట్ కనెక్షన్ల మధ్య 3 లాంబ్డా అంతరం ఉండేవిధంగా చూడాలి మరియు పాలిసిలికాన్ లైన్ నడుస్తున్నట్లయితే ఈ పాలిసిలికాన్ మరియు ఈ కాంటాక్ట్ మధ్య మళ్ళీ 3 లాంబ్డా విభజన ఉండాలి ఇది పాలీ కాంటాక్ట్ పాలిసిలికాన్ కాంటాక్ట్ పాలిసిలికాన్ పొర నుండి లోహానికి మధ్య ఉండాలి కానీ విస్తరణ కాంటాక్ట్ కోసం లోహానికి విస్తరణ 4 లాంబ్డా ఉండాలిఒక కాంటాక్ట్ నుండి మరొక 4 లాంబ్డాకు మళ్ళీ విస్తరణ ప్రాంతం నుండి ఒక కాంటాక్ట్ 4 లాంబ్డాకు కాబట్టి పాలిసిలికాన్ కాంటాక్ట్ మరియు ప్రక్క ప్రక్కన ఒక కాంటాక్ట్ ఉంటే అప్పుడు అతివ్యాప్తి యొక్క ప్రాంతం ఉండాలి అది కనీసం 2 లాంబ్డా ఉండాలి ఇప్పుడు కనెక్షన్ ద్వారా మీరు M2 ను M1 కి కనెక్ట్ చేయాలనుకుంటే వాటి మధ్య అలాంటి 2 పరిచయాల విభజనకు 4 లాంబ్డా మరియు పరిచయం యొక్క పరిమాణం ఉండాలి దీర్ఘచతురస్రం అంతర్గతంగా 2 లాంబ్డా బై 2 లాంబ్డా ఉండాలి మరియు 4 వైపు వేరుగా ఉండాలి మరియు ఒక్కొక్కటి 1 లాంబ్డా ఉండాలి ఇప్పుడు ఇక్కడ అనుమతించబడని విషయంఅంటే మీరు పాలిసిలికాన్ మరియు లోహ పొరను నేరుగా కనెక్షన్తో కనెక్ట్ చేయలేరు అనుసంధానం 2 లోహాల మధ్య మాత్రమే ఉంటుంది మెటల్ 1 నుండి మెటల్ 2 కాబట్టి పాలిసిలికాన్ను లోహంతో అనుసంధానించడానికి మీరు ఈ 3 లాంబ్డా కాంటాక్ట్ను ఉపయోగించాలి ఇంతకుముందు మనం చూసినది ఇదే కాబట్టి మనము ఒక CMOS ట్రాన్సిస్టర్ CMOS ఇన్వర్టర్ను ఒక nMOS మరియు pMOS ట్రాన్సిస్టర్ ఉపయోగించి కలిగి ఉన్నాము మీరు ఇప్పటికే ఒక స్కీమాటిక్ లేఅవుట్ కలిగి ఉన్నారు మనము ఇప్పటికే చూసినట్లుగా స్కీమాటిక్ లేఅవుట్ను స్టిక్ రేఖాచిత్రం ద్వారా కూడా సూచించవచ్చు ఇప్పుడు ఇదే ఇన్వర్టర్ కోసం లేఅవుట్కు బహుళ మార్గాలు ఉండవచ్చని మీరు చూడవచ్చు ఇక్కడ నేను 2 స్టిక్ రేఖాచిత్రాలను చూపించానునేను ఇంతకు ముందు చూపినట్లుగా నేరుగా కనెక్ట్ చేయడానికి బదులుగా ఈ విస్తరణ p విస్తరణ మరియు పరిచయంతో n విస్తరణ చేయబడింది ఇలా చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ నేను మధ్యలో ఒక లోహ రేఖను చూపిస్తున్నాను కాబట్టి వాస్తవానికి మీరు లోహ సంబంధానికి విస్తరణ లోహ సంబంధానికి విస్తరణ మరియు లోహంపై అవుట్పుట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇలా చేయటానికి బదులుగా మీరు కూడా ఇలా చేయవచ్చు నిలువుగా విస్తరించడానికి బదులుగా 2 పొరలు మరియు పాలీ ఈ p విస్తరణ మరియు n విస్తరణ మీరు వాటిని అడ్డంగా ఉంచవచ్చు మరియు 2 విభాగాలకు బదులుగా పాలిసిలికాన్ మీరు పాలిసిలికాన్ యొక్క ఒకే నిలువు విభాగాన్ని ఉంచవచ్చు అది రెండింటినీ దాటుతుంది లేఅవుట్ను సృష్టించడానికి బహుళ మార్గాలు ఉన్నాయి మీ లేఅవుట్ తక్కువ విస్తీర్ణంలో ఉండటానికి కొన్నిసమస్యలు ఉన్నాయి ఈ రెండవది మొదటిదాని కంటే మెరుగ్గా ఉంది కాబట్టే ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు లేఅవుట్ యొక్క ఎత్తు పెద్దదిగా మారుతున్నట్టు కనిపిస్తుంది కదా కాబట్టి దానిని ఒకసారి చూద్దాం నేను దీని గురించి ఇప్పటికే ప్రస్తావించాము ఇది మీ ఇన్వర్టర్ ఇది మీ స్టిక్ రేఖాచిత్రం మీరు 1 లేదా 0 ను వర్తింపజేస్తున్నా అనే దానిపై ట్రాన్సిస్టర్లో ఒకటి నిర్వహిస్తుంది మరియు అవుట్పుట్ కేవలం ఇన్పుట్ యొక్క అభినందన అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ నేను CMOS NAND గేట్ చూపిస్తున్నాను CMOS స్థాయి స్కీమాటిక్ ఇలా ఉందని మీరు చూస్తున్నారు పుల్ అప్లో 2 p రకం ట్రాన్సిస్టర్లు ఉన్నాయి మరియు 2 l అంటే పుల్ డౌన్లో n టైప్ ట్రాన్సిస్టర్ ఉన్నట్లు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది ప్రత్యేకమైన విషయం కాదు కాబట్టి దీనిని గ్రహించడానికి నేను ఒక స్టిక్ రేఖాచిత్రాన్ని చూపిస్తాను కాబట్టి ఈ A మరియు B ట్రాన్సిస్టర్ల కోసం p విస్తరణ యొక్క 2 విభాగాలు ఉన్నాయిఈ A ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ను సృష్టిస్తోంది B ఒక ట్రాన్సిస్టర్ను సృష్టిస్తుంది మరియు ఇవి ఈ పాయింట్తో అనుసంధానించబడుతున్నాయి 2 కనెక్ట్ అవుతున్నాయి మరియు తరువాత పుల్ డౌన్ నెట్వర్క్కు అనుసంధానించే ఒక మెటల్ కనెక్షన్ ఉంది అదే ఒక మెటల్ కనెక్షన్ పుల్ డౌన్ నెట్వర్క్లు ఈ n విస్తరణను నిలువుగా కలిగి ఉన్నాయి A ఇక్కడ మొదటి ట్రాన్సిస్టర్ను సృష్టిస్తుంది మరియు ఇక్కడ B రెండవ ట్రాన్సిస్టర్ను సృష్టిస్తుంది కాబట్టి ఇది ఒక కళాకృతిని చేసినట్లే ఉంది అని మీరు చూడవచ్చు ఈ విధంగా చేయాలికాబట్టి మీరు ఈ నిర్మాణాన్ని సృష్టించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెట్లిస్ట్కు అనుగుణంగా ఉండాలి మరియు వేర్వేరు లేయర్లలో కనెక్షన్ను చేయవలసి ఉంటుంది తద్వారా మీరు ట్రాన్సిస్టర్లను సృష్టించవచ్చు మీరు VDD మరియు గ్రౌండ్కు కనెక్షన్ని సృష్టించవచ్చు మరియు అవుట్పుట్ మరియు ఇన్పుట్లకు కనెక్షన్ని కూడా సృష్టించవచ్చు మరొక ఉదాహరణ తీసుకుందాం NOR గేట్ NOR ఈ విధముగా కనిపిస్తుంది మీరు NAND మరియు NOR ని చూసినట్లయితే వాటి యొక్క లేఅవుట్లు వ్యతిరేకంగా ఉంటాయి పైన ఉన్నది p రకం కాబట్టి ఇది క్షితిజ సమాంతర అక్షం ద్వారా ప్రతిబింబంగా ఉంటుంది లేఅవుట్ ఇలా అవుతుంది ఇప్పుడు n రకం ట్రాన్సిస్టర్లు సమాంతరంగా వస్తున్నాయి p రకం ట్రాన్సిస్టర్లు సిరీస్లో వస్తున్నాయి ఇప్పుడు సమస్య ఏమిటంటే మీకు మరింత క్లిష్టమైన గేట్లు ఉన్న సందర్భం ఉండి మరియు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు సమస్యలు వస్తాయి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఒక పనిని అమలు చేస్తున్నాం అనుకుందాం దాన్ని ఒకసారి చూడండి కాబట్టి మేము ఒక పనిని అమలు చేస్తున్నాము ఇప్పుడు ఈ CMOS స్థాయి సర్క్యూట్ రేఖాచిత్రం ఖచ్చితంగా ఏ విధముగా ఉండాలి పుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్ ఉండాలి మొదట పుల్ డౌన్ నెట్వర్క్ను మీకు చూపిస్తాను పుల్ డౌన్ నెట్వర్క్లు ఇలాంటి ట్రాన్సిస్టర్లను కలిగి ఉంటాయి ఇక్కడ a మరియు b సిరీస్లలో వస్తాయి c సమాంతరంగా వస్తాయికానీ పుల్ అప్ నెట్వర్క్లలో ఇది కేవలం ద్వంద్వంగా ఉంటుంది ద్వంద్వ అంటే ఇది c అవుతుంది ఇది సిరీస్లో వస్తుంది ఆపై a b సమాంతరంగా ఈ విధముగా నే వస్తుంది మీరు ఇక్కడ f నుండి అవుట్పుట్ తీసుకోండి ఈ ఫంక్షన్ పనిచేసే విధానం ఇలా ఉంటుంది ab లేదా c యొక్క పరిస్థితి నిజమైతే దాని అర్థం a మరియు b రెండూ 1 లేదా c 1 విలువల గా ఉంటాయి అప్పుడు పుల్ డౌన్ నెట్వర్క్లు నిర్వహిస్తాయి a మరియు b రెండూ 1 అయితే ఈ మార్గం ఉంటుంది c 1 అయితే ఈ మార్గం కొనసాగుతుంది కాబట్టి f భూమికి అనుసంధానించబడుతుంది De Morgan law నియమాన్ని అనుసరిస్తేఈ విధముగా ఉంటుంది కాబట్టి పుల్ అప్ నెట్వర్క్లు దీన్ని అమలు చేస్తాయి మీరు a మరియు b వాటిల్లో ఏదైనా 0 ఉంటే అంటే ఇది నిర్వహిస్తోంది లేదా అని తెలుసుకోవచ్చు మరియు c 0 ఉంటే ఇది కూడా నిర్వహిస్తోంది అని దానిద్వారా VDD అనేది f కి అనుసంధానించబడుతుంది కాబట్టి అవుట్పుట్ 1 అవుతుంది ఇది CMOS స్థాయి స్కీమాటిక్ ఇది మీరు ఇచ్చిన ఫంక్షన్ నుండి చాలా తేలికగా ఉత్పత్తి చేయవచ్చు కానీ మీరు చూడగలిగినట్లుగా లేఅవుట్ అంత స్పష్టంగా ఉండకపోవచ్చు కాబట్టి సంక్లిష్ట ఫంక్షన్ కోసం లేఅవుట్ను రూపొందించడం అది కూడా రేఖలు ఒకదానితో ఒకటి అనుసంధానం లేకుండా అనేది ఒక సవాలు అయిన పని కాబట్టి మీరు దీన్ని విశ్లేషించినట్లయితే ఇది సరైనదిగా కనిపిస్తుంది కానీ ఏకపక్ష పని ఉత్తమమైన లేఅవుట్ను రూపొందించడం అనేది అంత తేలికైన పని కాదు మీరు ఇక్కడ చూడవచ్చు పుల్ అప్లో సమాంతరంగా 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ సిరీస్మరియు పుల్ డౌన్ లో a మరియు b సిరీస్ మరియు సి సమాంతరంగా ఉంటాయి కాబట్టి మీరు విభిన్నంగా కాంటాక్ట్స్ కలిగి ఉండవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది మీకు ఇక్కడ కాంటాక్ట్ అవసరం మరియు లోహంపై మీరు ఇక్కడకు తీసుకువస్తున్నారుఎందుకంటే అప్పటికే పాలిసిలికాన్ వైర్ ఇలా ఉంది మరియు మీరు నేరుగా ఈ విస్తరణ ఆకుపచ్చ తీగను ఇక్కడకు తీసుకువస్తే మరొక ట్రాన్సిస్టర్ ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు ఇక్కడ ఆకుపచ్చ ఉంది మరియు ఎరుపు ఒకదానికొకటి దాటుతున్నాయి మీరు ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి CMOS డిజైన్ కోసం నేను చూపించిన ఈ ఉదాహరణలో CMOS స్థాయి నెట్లిస్ట్ యొక్క తరంఈ విధముగా చాలా సూటిగా ఉంటుంది ఏదైనా ప్రతికూల ఫంక్షన్ ఇచ్చినప్పుడు మీకు సమానమైన f వంటి ఫంక్షన్ ఉంటే CMOS సానుకూల ఫంక్షన్ను అమలు చేయదు కాబట్టి ఒకే CMOS గెట్ దీన్ని అమలు చేయదు మీరు మొదట దీని యొక్క NOT ను అమలు చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇన్వర్టర్ చేయాలి కానీ దీని నుండి లేఅవుట్లోకి అనువదించడం అంత సులభం కాదు కానీ మధ్యలో ఉన్న దశలు మీకు సులభం కావచ్చు ఈ టోపోలాజీ మీరు నేరుగా స్టిక్ రేఖాచిత్రంలోకి మ్యాప్ చేయవచ్చు మరియు స్టిక్ రేఖాచిత్రం నుండి సాధారణంగా మీరు చూసే లేఅవుట్ను రూపొందించడానికి ప్రయత్నించవచ్చు ఇది నేను గీసిన స్కీమాటిక్ యొక్క టోపోలాజీతో ఒక అనురూప్యం ఇది కలిగి ఉంటుందని కనిపిస్తుంది కదా కాబట్టి అవి సుమారుగా ఒకే విధమైన నిర్మాణాన్ని సూచిస్తాయి దీనిని మనము తెలుసుకోవాలనుకుంటున్నాము మరియు దీనికోసమే డిజైన్ నియమాలు మీకు సహాయపడతాయి మీకు గనుక ఒకసారి లేఅవుట్ ఉంటే మీరు స్వయంచాలకంగా లేఅవుట్ లేదా స్టిక్ రేఖాచిత్రం లేఅవుట్ను వైర్ల యొక్క వెడల్పు మరియు విభజన నిర్వచించిన వాస్తవ లేఅవుట్గా మార్చవచ్చు డిజైన్ రూల్ చెక్ మీకు 2 విషయాలలో సహాయపడుతుంది లేఅవుట్ యొక్క ఆటోమేటెడ్ జనరేషన్లో ఒకటి మరియు చాలా పరివర్తనాలు చేసిన తర్వాతలేఅవుట్ సంపీడనం గురించి మేము తరువాత మాట్లాడుతాము కొంత సంపీడనం చేసిన తర్వాత చిప్లో ఎక్కడో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మరియు ఆ ఒక్క సమస్య కారణంగా మొత్తం చిప్ విఫలం కావచ్చు కాబట్టి చివరికి మీరు అలాంటి డిజైన్ రూల్ వైవిధ్యాలు ఉల్లంఘనలు వాస్తవానికి జరిగాయో లేదో తెలుసుకోవడానికి డిజైన్ రూల్ చెక్ కూడా చేయవచ్చు కాబట్టి దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాముతదుపరి ఉపన్యాసంలో లేఅవుట్ కాంప్లెక్షన్ యొక్క వైశాల్యాన్ని తగ్గించే వివిధ మార్గాలను పరిశీలిద్దాం